మీరు మీ ఇంట్లో ఒక ఉపకరణాన్ని ప్లగ్ ఇన్ చేసినప్పుడుఏమిచేస్తారు ఆ ఉపకరణం లోన గల సర్క్యూట్ తో ఎటువంటి సంబంధం లేకుండా దాని వోల్టేజ్ మరియు కరెంటు పారామితులనువిశ్లేషిస్తారు వివిధఉపకరణాలు సహజంగా వాటి స్వంతకరెంటు స్థాయిలు కలిగి ఉంటాయి సాధారణంగా అన్ని పరికరాలలోకూడా వోల్టేజ్స్థాయి దాదాపు ఒకే లాగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఆ దృష్టాంతంలో ఉపకరణాలను అధ్యయనంచేయాలంటే సంప్రదాయ మార్గంలో సర్క్యూట్ విశ్లేషణ చేస్తే మనం పూర్తి నెట్వర్క్ యొక్క పవర్ సిస్టమ్ తీసుకోవాలి అన్న మాట దీని పరిమాణం యెంత పెద్దదంతే నెట్వర్క్ వందలాది మెష్ లు లేదా వందలాది నోడ్లను కలిగి ఉంటుంది అందువలన మెష్ విశ్లేషణ లేదా నోడల్ విశ్లేషణ చేయుట ప్రారంభిస్తే తక్కువ సమయములో పూర్తి చేయుట దాదాపు అసాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలలో మనం పవర్ సిస్టమ్ నెట్వర్క్ల మొత్తానికి సమానమైన పవర్ సిస్టమ్ నెట్వర్క్లు ప్లగ్ పాయింట్ బయట తీసుకొని ప్రాథమికంగా ఆసక్తి గల నిర్దిష్ట లోడ్ లేదానిర్దిష్ట వేరియబుల్ మూలకాన్ని మాత్రమే విశ్లేషించాలి అన్నమాట కాబట్టిఈ సమస్యను పరిష్కరించడానికి మనం థెవినిన్సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు ఎందుకంటె ఈ సిద్ధాంతం అన్నది సర్క్యూట్యొక్క స్థిర భాగాన్నిదాని ఈక్వివలెంట్ సర్క్యూట్ద్వారా భర్తీ చేయుట గురించి మనకు తెలియచేస్తుంది థెవినిన్ సిద్ధాంతం ప్రకారం చిత్రంలో ఎడమ వైపు గల సరళమైన సర్క్యూట్ను కుడివైపు చూపించిన సర్క్యూట్ తో భర్తీ చేయవచ్చు కాబట్టి ఇవి రెండుమీ ఇంట్లోనిప్లగ్పాయింట్లుఅనుకొంటే వీటికి బాహ్యంగా మీరు లీనియర్ సర్క్యూట్ను చూడవచు కాబట్టిథెవినిన్ సిద్ధాంతంఅన్నది సరళమైన సర్క్యూట్ లతో చాలా బాగా పనిచేస్తుంది అని గమనించండి ఒక వేళ ఈ సరళమైన సర్క్యూట్ గనక ప్లగ్ పాయింట్ కి బయట ఉంటె దీనిని ఒక వోల్టేజ్ సోర్స్ మరియు రెసిస్టెన్స్ కలిగినటువంటి ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీ చేయవచ్చు ఇప్పుడు ఈక్వివలెంట్ సర్క్యూట్ కి బాహ్యంగా టెర్మినల్స్ వద్ద లోడ్ ని అనుసంధానించి దాని యొక్క సర్క్యూట్ అంశాలు అయిన వోల్టేజ్ మరియు కరెంటు మున్నగునవి విశ్లేషణ చేస్తాము కాబట్టి నోడ్ a b లకు ఎడమ వైపున గల సర్క్యూట్ ను మనం థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని పిలవవచ్చు ఈ భావననుఫ్రెంచ్ టెలిగ్రాఫ్ ఇంజనీర్అయిన M లియోన్థెవినిన్అభివృద్ధి చేశారు థెవినిన్ సిద్ధాంతంఏమి చెబుతుంది అంటే రెండు టెర్మినల్స్ గల ఒక సరళమైన సర్క్యూట్ ను మనం వోల్టేజ్ సోర్స్ VTh మరియు రెసిస్టెన్స్ RTh ల ను కలిగిన ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీచేయవచ్చు అయితే ఈ వోల్టేజ్ VTh అన్నది టెర్మినల్స్ వద్ద గల ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మాత్రమే అలాగే రెసిస్టెన్స్ RTh అన్నది స్వతంత్ర మైన సోర్సెస్ ను ఆఫ్ వేసిన తరువాత టెర్మినల్స్ వద్ద లభించిన ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అన్నమాట మనం RTh విలువను లెక్కించినప్పుడు స్వతంత్రమైన సోర్స్ లు ఆఫ్ చేయుట ద్వారా ఈక్వివలెంట్ సర్క్యూట్ను సృష్టించవచ్చు ఇక్కడ స్వతంత్ర సోర్స్ లను ఆఫ్ చేయడం అంటే స్వతంత్ర వోల్టేజ్ సోర్స్ అయితే దానిని షార్ట్ సర్క్యూట్ చేయాలి అలాగే కరెంటు సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేయాలి అన్న మాట థెవినిన్ సిద్ధాంతం తో ఒక సమస్య ఏమిటంటే VTh మరియు RThవిలువలు కనుగొనటానికి వివిధ మార్గాలుగుర్తించాలిసి ఉంటుంది కాబట్టిఈక్వివలెంట్ సర్క్యూట్ విషయంలోమన చర్చను ఒకసారి గుర్తుచేసుకుంటే VTh మరియు RThలనుఎలా లెక్కించాలో మీరుసులభంగా గుర్తించవచ్చు క్రింద చూపించిన రెండు సమానమైన సర్క్యూట్ లు తీసుకొందాము ఒక సరళమైన నెట్వర్క్ కలదు దాని లోపల మరియు వెలుపల ఏముందో మనకు తెలియదు అయితే టెర్మినల్స్ a b ల వద్ద మాత్రం లోడ్ కనెక్ట్ చేయటం జరిగింది టెర్మినల్స్ a b ల వద్ద గల వోల్టేజ్ V అయితే బయట సర్క్యూట్ నుండి లోడ్ లోనికి ప్రవహించే కరెంట్ I అన్న మాట ఇప్పుడు బాహ్యంగా ఉన్న సర్క్యూట్ ని మనం థెవినిన్ ఈక్వివలెంట్సర్క్యూట్ అనగా థెవినిన్ వోల్టేజ్VTh మరియు సిరీస్ లో రెసిస్టెన్స్ RTh తో భర్తీ చేద్దాము ఒకవేళ ఈ టెర్మినల్స్ వద్ద V I లక్షణం అన్నది లోడ్ వద్ద లభించిన V I లక్షణం కి సమానమైతే అప్పుడు ఈ ప్రత్యేక సర్క్యూట్ అన్నది బాహ్య సర్క్యూట్ కి ఈక్వివలెంట్ గా పరిగణించవచ్చు అన్న మాట కాబట్టి మీరు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే టెర్మినల్స్ వద్ద రెండు సర్క్యూట్ ల యొక్క వోల్టేజ్ మరియు కరెంటు సంబంధాలు సమానమైతేనే ఈ రెండు సర్క్యూట్ లు కూడా సమానమని మనం చెప్పవచ్చు ఇప్పుడు లోడ్ ను తీసివేయడం ద్వారా టెర్మినల్స్ a b లను ఓపెన్ చేస్తే లోడ్ ద్వారా ఎటువంటి కరెంటు ప్రవహించదు అలాగే టెర్మినల్స్ a b లకు ఎడమ వైపు గల ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్మరియు కుడి వైపు గల సర్క్యూట్ యొక్క వోల్టేజ్సోర్స్ VTh కిసమానంగా ఉండాలి కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ గల లోడ్ను గనక తొలగిస్తేటెర్మినల్స్ a b వద్ద అంతటా కూడా వోల్టేజ్ V లభిస్తుంది అన్న మాట కాబట్టి ఈ ప్రత్యేక సమానత్వాన్నీఉపయోగించి వోల్టేజ్ VTh ను గుర్తించవచ్చు ఎందుకంటేVThఅన్నది టెర్మినల్స్ అంతటా గల ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గనక మీరు ఒకవేళ లోడ్ ను తొలగిస్తే వోల్టేజ్ VThను చూడ వచ్చు అలాగే మీరు థెవినిన్ఈక్వివలెన్సీ కొరకు లోడ్ ను తీసివేస్తే మీరు వోల్టేజ్ voc ని పొందవచ్చు ఈ రెండు vocలు కూడా సమానమైనవే ఎందుకంటే ఇక్కడ vocఅన్నది VTh తప్ప ఇంకేమి కాదు ఎందుకంటె ఎప్పుడైతే మనం ఓపెన్ సర్క్యూట్చేసామో అప్పుడు కుడి భాగంలో ఎటువంటి కరెంటు ప్రవాహం ఉండదు కనక మీరులోడ్ ను తొలగిస్తే ఎటువంటి కరెంటు ప్రవాహం ఉండదు అటువంటప్పుడు లినియర్ సర్క్యూట్అంతటాటెర్మినల్స్ a b ల వద్ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VThఉంటుంది అయితే టెర్మినల్స్ a b ల వద్ద ఓపెన్ సర్క్యూట్ ఉంది గనక మళ్ళీ లోడ్ తీసిస్తే స్వతంత్రమైన సోర్సెస్ అయినటువంటి స్వతంత్రమైన సోర్సెస్ ను ఆఫ్ చేయాలి అనగా వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ సర్క్యూట్ చేయాలి అలాగే కరెంటు సోర్స్ ను ఓపెన్ చేయాలి అన్న మాట ఈ సందర్భంలో ఈ సరళమైన సర్క్యూట్ లో ఎటువంటి సోర్స్ లేనందువల్ల ఇది డెడ్ సర్క్యూట్ అవుతుంది ఇప్పుడుటెర్మినల్స్ a b ల మధ్య కొలిచే రెసిస్టెన్స్ అన్నది రెండుసందర్భాలలో ను సమానంగా ఉంటుంది అంటే మీరు సరళమైన సోర్సెస్ అన్ని ఆఫ్ చేసినప్పుడు మీరు కొలిచే రెసిస్టెన్స్RThఅవుతుంది అదేవిధంగామీరుRTh ను కొలిస్తేఅదిఈ సందర్భంలో అన్ని స్వతంత్రమైన సోర్స్ లు జీరో చేయగా సర్క్యూట్ అంతటా లభించే విలువ అవుతుంది కాబట్టిఈ రెండు పరిస్థితులలో థెవినిన్ సిద్ధాంతం కొరకు అవసరమైన ముఖ్య పారామితులుVTh మరియు RThలభిస్తాయి ఇప్పుడుRTh విలువను తెలుసుకోవడానికిరెండు పద్ధతులు కలవు ముందుగా నెట్వర్క్ లో ఎటువంటి ఆధారితమైన సోర్సెస్ లేనప్పుడు అతిసులభంగా వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ మరియు కరెంటు సోర్స్ లను ఓపెన్ సర్క్యూట్ చేయవచ్చు ఇప్పుడు RTh అనేది టెర్మినల్ a b ల మధ్య కనిపించే నెట్వర్క్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుతుంది అంటే అన్ని స్వతంత్రమైన సోర్స్ లను సున్నా చేయగా టెర్మినల్స్ a b ల మధ్య లభించిన రెసిస్టన్స్ విలువ థెవెనిన్ రెసిస్టన్స్ RTh అవుతుంది తరువాత ఒకవేళ నెట్వర్క్ గనక ఆధారితమైన సోర్స్ లను కలిగి ఉంటె వాటిని మనము ఆఫ్ చేయలేము ఎందుకంటే అవి ఏదో ఒక సర్క్యూట్ వేరియబుల్ ద్వారా నియంత్రించబడతాయి అందువలన వాటిని సర్క్యూట్ లో అలాగే ఉంచి వేసి కేవలం స్వతంత్రమైన సోర్స్ లను మాత్రమే ఆఫ్ చేసి విశ్లేషణ చెయాలి సరే ఎలా చేయాలి టెర్మినల్ ab ల వద్దవోల్టేజ్ v0వర్తింపజేసి కరెంట్నుi0ను నిర్ధారిద్దాము ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇక్కడ సర్క్యూట్ లో సున్నాకి సమానమైన అన్ని స్వతంత్ర సోర్సెస్ అలాగే ఆధారిత సోర్సెస్ కూడా ఉన్నాయి ఈ సందర్భంలో టెర్మినల్ ab ల వద్దఒకవోల్టేజ్ v 0 నువర్తింపజేసి కరెంట్ను i 0 ను నిర్ధారించాలి

ఈ సందర్భంలో RTh అన్నది వర్తించిన వోల్టేజ్ v 0ను టెర్మినల్ ab ల వద్ద ప్రవహించే కరెంటు i 0తో భాగిస్తే లభిస్తుంది ప్రత్యామ్నాయంగా కరెంటు సోర్స్ ని చొప్పించడం ద్వారా కూడా RTh ను కొలవవచ్చు

కాబట్టి ఈ రెండు టెర్మినల్స్ వద్ద వోల్టేజ్ సోర్స్ కి బదులుగాఒక కరెంటు సోర్స్ ని వర్తింపచేద్దాము ఇప్పుడు కరెంటు సోర్స్ ని వర్తింప చేసినప్పుడు కరెంటు కు బదులుగాటెర్మినల్స్ a b లు అంతటా వోల్టేజ్ను కొలవాలి మరలా RThఅన్నది టెర్మినల్స్ a b లు అంతటా వోల్టేజ్ను కరెంటు తో భాగిస్తే లభిస్తుంది అంటే RTh v 0i 0 అవుతుంది అన్న మాట ఈ రెండు సందర్భాలలో ఏ పద్దతైనా ఉపయోగించండి రెండు పద్దతులలోనూ RTh విలువ ఒకటే లభిస్తుంది అయితే కొన్ని సార్లు RTh విలువ నెగటివ్ ఉండచ్చు అటువంటప్పుడు సర్క్యూట్ పవర్ ని వెలువరించటాన్ని సూచిస్తుంది కాబట్టి RTh నెగిటివ్ అయినప్పుడు మీ పరిష్కారం సరి అయినదా కాదా అని ఆలోచించాల్సిన అవసరంలేదు ఎందుకంటె ఒక వేళ మీ సర్క్యూట్ గనక ఆధారితమైన సోర్స్ లను కలిగి ఉంటె ఇది సాధ్యమే ఈ సిద్ధాంతం అన్నది నెట్వర్క్ విశ్లేషణ లో అతి ముఖ్యమైనది ఎందుకంటె ఇది సర్క్యూట్ ల ను బాగా సరళతరం చేస్తుంది కాబట్టిమీరు అధ్యయనం చేసిన ప్రాంతానికి వెలుపలఉన్నటువంటి నెట్వర్క్ యెంత పెద్దదైనప్పటికీ దానికి సమానమైన థెవెనిన్నెట్వర్క్తో అనగా VTh మరియు RTh ల కలయిక తో భర్తీ చేయవచ్చు ఈ ప్రత్యేకమైన థెవెనిన్సర్క్యూట్ ను ఉపయోగించి మీకు ఆసక్తి కలిగిన సర్క్యూట్ ను విశ్లేషించవచ్చు కాబట్టి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీ చేసే టెక్నిక్ అన్నది సర్క్యూట్ డిజైన్ లో అతి శక్తివంతమైన సాధనం కూడా కాబట్టి మనం చర్చించినట్లుగా వేరియబుల్ లోడ్ కలిగినటువంటి లీనియర్ సర్క్యూట్ లో మనం లోడ్ ను మినహాయించి థెవెనిన్ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా లభించిన ఈక్వివలెంట్ నెట్వర్క్ అన్నది బాహ్య సర్క్యూట్ లాగానే ప్రవర్తిస్తుంది ఎందుకంటే మనం V I లక్షణాన్ని సమానంగానే ఉంచి బాహ్య సర్క్యూట్ కు ఈక్వివలెంట్ థెవెనిన్ సర్క్యూట్ ను సృష్టిస్తున్నాము గనక కాబట్టి వివిధ లోడ్ వోల్టేజ్ మరియు లోడ్ కరెంటు విలువలనుఎలా లెక్కించాలి ఒక సరళమైనసర్క్యూట్తీసుకొని లోడ్ రెసిస్టెన్స్ RLద్వారా ప్రవహించే కరెంటు విలువను తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము ఇప్పుడు RLకు బాహ్యంగా గల సర్క్యూట్ ను VTh మరియు RTh కలిగిన ఈక్వివలెంట్ థెవెనిన్ సర్క్యూట్ తో భర్తీ చేద్దాము ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ RL మరియు థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ RTh రెండు కూడా థెవెనిన్ సమానమైన వోల్టేజ్ సోర్స్ కి అనుసంధానించబడి ఉన్నాయి ఈ సర్క్యూట్ అన్నది మనకు తెలియనటువంటి బాహ్యంగా ఉన్న సరళ సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ అన్న మాట దీనినిథెవెనిన్సమానమైనసర్క్యూట్ తో భర్తీ చేద్దాము సరే ఇప్పుడు కరెంటు ILవిలువను ఎలా లెక్కించాలి IL అన్నది కేవలం ILVThRThRL అవుతుంది అంటే మనం కిర్చాఫ్ యొక్కవోల్టేజ్ లా ని వినియోగించి కరెంటు విలువను పొందాము ఇప్పుడులోడ్ అంతటా వోల్టేజ్ విలువ VLILRLVThRLRThRL అవుతుంది అన్న మాట RTh మరియు VTh విలువలు పొందగానే మీరు లోడ్ వద్ద మిగిలిన వేరియబుల్స్ ను సులభంగా కనుక్కోవచ్చు ఇప్పుడు సర్క్యూట్ లో బహుళ లోడ్లు కలిగిన ఉన్నప్పుడు వివిధ లోడ్ ల ద్వారా కరెంటు మరియు వోల్టేజ్ విలువలు కనుక్కోవాలంటే మీరు చేయవలసిందల్లా RTh కానీ VTh కానీ మార్చన క్కరలేదు కానీ సులభంగా టెర్మినల్స్ a b ల వద్ద గల లోడ్ లను మారిస్తే చాలు అన్నమాట కాబట్టిలోడ్రెసిస్టెన్స్ విలువను బట్టి లోడ్ యొక్క కరెంటు విలువ మారుతూ ఉంటుంది మీరు సర్క్యూట్ క్రమాన్నిమార్చవలసిన అవసరంలేదు అలాగే పూర్తి సమాచారాన్ని మళ్లీ మళ్లీ పునః ప్రాసెస్ చేయవలసిన అవసరం కూడా లేదు మీరుసులభంగా లోడ్ ను మార్చి నవీకరించబడిన అప్డేటెడ్ విలువలు తెలుసుకోవచ్చు ఈ విధంగా రెండు టెర్మినల్స్ కు అనుసంధానించిన బహుళ లోడ్ లను ప్రాసెస్చేయుట చాలా సులభమన్నమాట ఇప్పుడు ఈ ప్రత్యేక అంశాన్ని అర్ధం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకొందాము చిత్రంలో ఇవ్వబడిన సర్క్యూట్ లో టెర్మినల్స్ a b కి ఎడమ ప్రక్క థేవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను మనం కనుగొనాలి అలాగే టెర్మినల్స్ a b ల వద్ద లోడ్ RL అన్నది 6 ohm మరియు 36 ohm ఉన్నప్పుడు కరెంటు విలువను కనుక్కోవాలి ఇక్కడ ఈ సర్క్యూట్ వేరియబుల్ లోడ్ కలిగినందువల్ల వివిధ లోడ్ ల వద్ద కరెంటు విలువలు కనుగొనాలి అలాగే ఈ ప్రత్యేక సందర్భంలో 6 ohm మరియు 36 ohm విలువ కలిగిన రెండు వేర్వేరు లోడింగ్ స్థితులను పరిశీలిద్దాము ఇక్కడ 32V సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయడం ద్వారాథెవెనిన్ రెసిస్టెన్స్ నుకనుగొనాలి ఇప్పుడు మనం వోల్టేజ్సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ మరియు 2A కరెంటు సోర్స్ ను ఓపెన్ సర్క్యూట్ చేద్దాము అప్డేటెడ్ సర్క్యూట్ లో మనకు 12 ohm రెసిస్టెన్స్ తో సమాంతరంగా 4 ohm రెసిస్టెన్స్ కలవు వీటికి సిరీస్ లో ఒక 1 ohm రెసిస్టెన్స్ కూడా కలదు ఇప్పుడు మీరు టెర్మినల్స్ a b ల వద్ద గమనిస్తే RTh విలువ 4 ohm లభిస్తుంది ఎందుకంటె 4 ohm మరియు 12 ohm ల సమాంతర విలువ అయిన 3 ohm కి సిరీస్ లో గల 1 ohm వలన మనకు 3 ohm ప్లస్ 1 ohm అంటే 4 ohm లభించింది అన్నమాట ఇప్పుడు తదుపరి దశలో థెవెనిన్వోల్టేజ్ ను కనుగొందాము ఇప్పుడు థేవినిన్ విలువ కనుగొనుట కోసం మనం గతంలో చెప్పుకొన్న మెష్ విశ్లేషణ ను ఒకసారి గుర్తు చేసుకొందాము ఇక్కడ మనకు రెండు మెష్ లు ఉన్నాయి వీటి ద్వారా ప్రవహించే కరెంటు లు i1 i2 లు అయితే టెర్మినల్స్ a b ల అంతటావోల్టేజ్ VThను కనుగొనాలి అన్న మాట ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ కి సంబందించిన వరకు మనం టెర్మినల్స్ a b ల ను ఓపెన్ చేయుట వలన 1 ohm రెసిస్టెన్స్ ద్వారా ప్రాథమికంగా ఎటువంటి కరెంటు ప్రవహించదు కాబట్టి i విలువ సున్నా అవుతుంది కరెంట్సున్నాఅయింది గనక వోల్టేజ్ VTh దీని అంతటా వర్తించబడుతుందిఅంటే అన్ని సమాంతరంగాఉన్నందున అదే వోల్టేజ్ మొత్తం సర్క్యూట్ అంతటా సమాంతరంగావర్తించబడుతుంది కాబట్టిఈ ప్రత్యేకమైన నోడ్ వద్ద వల్టేజ్ VTh తప్ప మరేమీ ఉండదు ఇప్పుడుఈ రెండు లూప్ ల కోసం మెష్ విశ్లేషణను వర్తింపజేద్దాం 324i112i1 i20 i2 2A ఇప్పుడు మనకు రెండు సమీకరణాలు వచ్చాయి i2 మనకు సూటిగా లభించింది తరువాత i2విలువను రెండో సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే i1విలువ 0 5A లభించింది ఇప్పుడు కరెంట్ విలువలు i1 మరియు i2 ల ను పొందారు గనక VThవిలువ VTh12i1 i2120 5230V లభించింది ఇక్కడ మెష్ విశ్లేషణకు బదులుగా నోడల్ విశ్లేషణ ను వర్తింప చేద్దాము మీరు వోల్టేజ్ VTh ను చూస్తున్న ఈ నోడ్ వద్ద నోడల్ విశ్లేషణను వర్తింపచేయాలి అంటే కిర్చోఫ్ కరెంటు లా ను ఉపయోగించాలి నోడ్ లో ని కి ప్రవహించే వివిధ కరెంటు లు మీరు చూడచ్చు అయితే ఒక ప్రత్యేకమైన నోడ్ వద్ద అన్ని కరెంటు ల మొత్తం అన్నది సున్నా కి సమానం గనక ఇది కూడా సున్నా కి సమానం అవుతుంది అయితే ఎడమ వైపు నుంచి నోడ్ లోపలకి వస్తున్న కరెంటు 32 VTh4అవుతుంది కాబట్టి సమీకరణం యొక్క మొదటి పదం వచ్చింది సమీకరణం లో తరువాత ఈ దిశలో ప్రవహించే2Aకరెంట్ విలువను చుడండి అలాగే సమీకరణం లో మూడవ పదం VTh 12 కి సమానంగా ఉంటుంది ఎందుకంటే నోడ్ వోల్టేజ్ VTh మరియు రెసిస్టెన్స్ 12 ohm అన్నది రిఫరెన్స్ నోడ్ మరియు నోడ్ మధ్య అనుసంధానించబడిన విలువ అన్న మాట ఇప్పుడు మీరు నిబంధనల క్రమాన్ని మార్చినా మరియు సరళీకృతం చేసినా మళ్ళీ 30V థెవెనిన్ వోల్టేజ్ విలువను పొందుతారు కాబట్టి ఆ విధంగా మీరు మెష్ విశ్లేషణ లేదా నోడల్ విశ్లేషణను రెండు విధాలూ వర్తింపజేసినా మళ్ళీ అదే 30V థెవెనిన్ వోల్టేజ్ లభిస్తుంది ఇంతవరకు మనం చర్చించిన సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ లో VTh 30V మరియు RTh 4 ohm అన్న మాట అలాగే టెర్మినల్ a b అంతటా మీరు వేరియబుల్ రెసిస్టెన్స్ వర్తించినప్పుడు లోడ్ రెసిస్టెన్స్ 6 ohm మరియు 36 ohm అయినప్పుడు లోడ్ కరెంటు విలువలు కనుగొనాలంటే ఏమి చేస్తారు లోడ్ రెసిస్టెన్స్ 6 ohm ఉన్నప్పుడు కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ లా ద్వారా IL3A విలువను పొందుతారు అదేవిధంగాRL 16 ohm అయినప్పుడు IL1 5A కరెంట్ లభిస్తుంది అలాగే RL ను 36 ohm తో భర్తీ చేస్తే IL0 75A కరెంట్ లభిస్తుంది ఈ విధంగా మనకు లభించేప్రయోజనంఏమిటంటేటెర్మినల్ a b ల కు ఎడమవైపును భాగాన్ని అలాగే ఉంచి లోడ్ రెసిస్టెన్స్ ను మారుస్తూ వివిధ లోడ్ రెసిస్టెన్స్ విలువలకు ప్రతిగా లభించిన కరెంట్ విలువలను తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరువివిధలోడింగ్ పరిస్థితులకొరకు వివిధ లోడ్కరెంటు విలువలను లెక్కించడము తెలుసుకున్నాము ఇంతటితో మనం సర్క్యూట్ లో కేవలం స్వతంత్రమైనవోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ లు ఉన్నప్పుడు థెవెనిన్ సిద్ధాంతం ని ఎలా వర్తింపచేయాలి అన్నది చర్చించాము తదుపరి ఉపన్యాసం లో వివిధ డిపెండెంట్ వోల్టేజ్ లేదా డిపెండెంట్కరెంట్ సోర్స్లు సర్క్యూట్లో అందుబాటులోగల సందర్భంలో సర్క్యూట్ను ఎలా విశ్లేషించాలి అన్నది చర్చిద్దాము ధన్యవాదములు